ప్రొఫెసర్ బాలా హే హాయ్ ప్రొఫెసర్ అశ్విన్ బాలా మీరు ఏమి చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏ కోర్సును బోధిస్తున్నారు ప్రొఫెసర్ బాలా కోర్సు డిజైన్ థింకింగ్ ప్రొఫెసర్ అశ్విన్ అవును అందుకే మనము ఇక్కడ ఉన్నాము డిజైన్ థింకింగ్ పై ఈ కోర్సును నేర్పడానికి మీరు ఖచ్చితంగా ఏమి చేస్తున్నారు ప్రొఫెసర్ బాలా నేను ఆడుతున్న ఈ ఆట మీకు తెలుసు తద్వారా నేను ఆడే పిల్లలను అర్ధం చేసుకోగలను ఈ రోజుల్లో ఈ పిల్లలు మా పరికరాలతో చాలా కాలం పాటు నుండి ఆడుతున్నారు నేను వారి భావనలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను ప్రొఫెసర్ అశ్విన్ ఆహా కాబట్టి మీరు డిజైన్ థింకింగ్ ఫిలాసఫీని ఉపయోగించి చిన్న పిల్లల కోసం ఒక ఆటను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు అది మంచిది బాలా మీరు చేయవలసిన మొదటి పని మీ ఆట యొక్క సంభావ్య వినియోగదారులను అర్ధం చేసుకోవటం మరియు మీరు ఇక్కడ కూర్చుని ఈ ఆట ఆడుతుండటం చాలా బాగుంది మరియు అది ఎలా ఉంటుందో చూడటం కానీ అది అర్ధం చేసుకొనే దశ యొక్క మొదటి దశ ప్రొఫెసర్ బాలా ఓహ్ ప్రొఫెసర్ అశ్విన్ సరెనా ఆట ఆడటం మరియు వినియోగదారులు ఎలా భావిస్తున్నారో చూడటం తో పాటు మీరు ఇంకా ఏమి చేయాలి వాస్తవానికి బయటకు వెళ్లి ఈ పిల్లలలో కొంతమందిని గమనించండి వారిలో కొంత మందితో మాట్లాదండి వారిని బాగా తెలుసుకోండి వాళ్ళ షూ లోకి వెళ్లి చూడండి కాబట్టి మీరు వాస్తవానికి మొదటి దశ డిజైన్ థింకింగ్ ను పూర్తి చేయవచ్చు ఇది సరైన అనుభూతిని ఇస్తుంది ప్రొఫెసర్ బాలా షూస్ సరే నేను అలా చేస్తాను కాబట్టి ఏంటి ఇది రెండవ దశ మొదటి దశ అర్ధం చేసుకోవటం ఇది నాకు మనోహరంగా ఉంది మరియు నేను చాలా బాగా చేసాను రెండవది వాళ్ళతో మాట్లాడండి ప్రొఫెసర్ అశ్విన్ ఖచ్చితంగా ఇప్పుడు విషయం ఏమిటంటే ఇది నిజంగా చాలా సరదాగా ఉంది మీరు సరదా కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది ప్రొఫెసర్ బాలా ఓహ్ అవును ఇది చాలా సరదాగా ఉంటుంది ప్రొఫెసర్ అశ్విన్ చాలా సరదాగా ఉంటుంది ప్రొఫెసర్ బాలా వాస్తవానికి మీరు చెబుతున్నది కూడా చాలా సరదాగా ఉంటుంది ప్రొఫెసర్ అశ్విన్ అవును నేను మీ నుండి ఒక సెకను దూరంగా ఉండనివ్వండి తద్వారా మీకు చాలా సరదాగా ఉండదు కానీ విషయం ఏమిటంటే మీరు ఉంటే మీరు చాలా సరదాగా పట్టుకోవాలనుకోవడం లేదు మరియు ఈ ఆటను సరిగ్గా ఆడటం కొనసాగించండి ఏదో ఒక సమయంలో ఆటలు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకున్న తర్వాత మరియు మీరు వెళ్లి ప్రజలతో మాట్లాడిన తర్వాత మీరు నిజంగా తదుపరి దశకు వెళ్లాలి తదుపరి దశ ఏమిటో మీకు తెలుసా డిజైన్ థింకింగ్ ప్రొఫెసర్ బాలా ఏదో విశ్లేషించినట్లు కనిపిస్తోంది ప్రొఫెసర్ అశ్విన్ ఖచ్చితంగా కాబట్టి మీరు గమనించాల్సిన అవసరం ఉంది మరియు మీరు మీ పరిశీలనలను తీసుకోవాలి మరియు ఈ పిల్లలను అంటుకునేలా చేస్తుంది వంటి విషయాలను నిజంగా అర్థం చేసుకోవడానికి వాటిని విశ్లేషించాలా ఎక్కువ గంటలు ఈ రకమైన ఆటలను ఆడటానికి వారిని ఏమి చేస్తుంది వారు నిజంగా ఎలా ఉన్నారు మీకు తెలుసా వారిని నిజంగా ఏమి ఆన్ చేస్తుంది వారికి గరిష్ట ఏది ఆనందాన్ని ఇస్తుంది సరెనా కాబట్టి మీరు నిజంగా ఏమి చూడాలి సరెనా కాబట్టి మీరు ఆట ఆడటంలో ఎక్కువగా చిక్కుకోకూడదు అక్కడ మీరు ఆ తెరపై ఉన్న స్కోరును బట్టి మీరు తీర్పు ఇవ్వడంలో చాలా నైపుణ్యం కలవాడివని నేను చూడగలను ఆల్రైట్ అది ఆ ఆటపై నా అత్యధిక స్కోరు కంటే కొంచెం ఎక్కువ కాబట్టి నేను మిమ్మల్ని ఆ కుడి వైపున ఓడించాల్సి ఉంటుంది కాబట్టి రెండవ దశ సరిగ్గా విశ్లేషించడం మీ విశ్లేషణ పూర్తి చేసిన తర్వాత మీరు ఏమి అనుకుంటున్నారు ప్రొఫెసర్ బాలా నేను ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటానని నాకు ఖచ్చితంగా తెలుసు నా పిల్లవాడు నన్ను ఆడటానికి అనుమతించడు ప్రొఫెసర్ అశ్విన్ సరిగ్గా సరియైనది అందువల్ల సరైనది ఈ ఆటలను ఆడటానికి మీకు అనుమతి ఉందా ప్రొఫెసర్ బాలా లేదు దయచేసి నేను అతని ఆట ఆడినట్లు నా పిల్లవాడికి చెప్పవద్దు ప్రొఫెసర్ అశ్విన్ మీరు చాలా ఇబ్బందుల్లో పడతారని అనుకోండి ప్రొఫెసర్ బాలా అవును అవును ప్రొఫెసర్ అశ్విన్ అయితే మీరు సరైన విశ్లేషణ చేసిన తర్వాత మీరు సృజనాత్మక దశలోకి రావాలి మనము నిజంగా ఏదో అభివృద్ధి చేయటం ప్రారంభించాలి ఏమి జరుగుతుందో మీరు చూశారు మీరు వారి బూట్లలోకి కొద్దిగా అడుగు పెట్టారు మీరు విశ్లేషించిన విషయాల ద్వారా ఆలోచించి ఆపై మీరు దేనితోనైనా రావాలి ఇది స్పష్టంగా శారీరకంగా ఉంటుంది ఇది డిజిటల్ ప్రపంచంలో ఏదో కావచ్చు కానీ మీరు కొన్ని మార్గాల్లో పరిష్కారాన్ని తీసుకురావాలి ఇది సమస్యకు సరిపోతుందని మీరు భావిస్తారు సరెనా ఆ తర్వాత మీరు ఏమి చేస్తారు రైట్ మీరు వారికి పరిష్కారం ఇవ్వబోతున్నారా మరియు పమ్ ప్రామ్ పామ్ నేను పూర్తి చేశాను మరియు ఏంటి అప్పుడు మీరు వెళ్లిపోతున్నారు ప్రొఫెసర్ బాలా హమ్ అది సరిగ్గా అనిపించదు వారు ఇష్టపడుతున్నారా అని పరీక్షించడానికి నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ప్రొఫెసర్ అశ్విన్ ఖచ్చితంగా సరైనది కాబట్టి మీరు ఆట కోసం రూపకల్పన చేస్తున్న ఈ పిల్లల వద్దకు తిరిగి వెళ్ళాలి మరియు మీరు నిజంగా వారికి ఆట ఇవ్వడం ప్రారంభించాలి మరియు వారు నిజంగా దానితో ఆడుతున్నా కూడా చూడండి మరియు వారి ప్రతిచర్యలు సరైనవా అని చూడండి మీరు అదృష్టవంతులు కావచ్చు మీరు అద్భుతమైన ఆటను రూపకల్పన చేసి ఉండవచ్చు మరియు వారు గంటలు ఆడుకోవచ్చు మరియు వారు మీ అధిక స్కోర్లను మరియు అన్నింటినీ ఓడించవచ్చు కానీ మీకు తెలియని అవకాశం కూడా ఉంది వాస్తవానికి మీకు చాలా మంచి అభిప్రాయం లభిస్తుంది గ్రాఫిక్స్ వారు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు బహుశా అది వారికి కొంచెం వేగంగా అనిపించవచ్చు మరియు అందువల్ల మీరు చేయాల్సిందల్లా ఈ క్రొత్త సమాచారంతో మళ్ళీ డ్రాయింగ్ బోర్డుకు తిరిగి రావడం ప్రొఫెసర్ బాలా నేను మరోసారి ఆడుతున్నాను ప్రొఫెసర్ అశ్విన్ లేదు ఇది సరైనది కాదు మీరు దీన్ని మరోసారి సరిగ్గా డిజైన్ చేయాలి ఇది మళ్ళీ మీరు తిరిగి అర్ధం చేసుకోవాలి మీరు విన్నదాన్ని విశ్లేషించారు మీరు తిరిగి వెళ్లండి మీరు ఇటరేట్ చేయండి మీరు సృష్టించిన ఆట యొక్క ప్రారంభ నమూనాను మీరు సవరించారు మీరు తిరిగి వెళ్ళండి ప్రొఫెసర్ బాలా కనుక ఇది ఒక్కసారి మాత్రమే కాదు చాలా సార్లు ప్రొఫెసర్ అశ్విన్ చాలా సార్లు మీరు ఎక్కువ సార్లు చేస్తే మీరు ఎంత వేగంగా చేస్తే మీరు అంత సరిగ్గా చేస్తారు ప్రొఫెసర్ బాలా ఆటలా అనిపిస్తుంది చాలాసార్లు చేయండి ప్రొఫెసర్ అశ్విన్ సరిగ్గా కాబట్టి డిజైన్ థింకింగ్ మీరు సరిగ్గా చేస్తే ఆటలాగా ఉంటుంది ఇది చాలా సరదాగా ఉంటుంది కానీ ముఖ్యంగా ఇది 4 దశల ద్వారా వెళుతుంది ప్రొఫెసర్ అశ్విన్ ఎంపథైజింగ్ దశ ఉంది విశ్లేషించే దశ ఉంది ప్రొఫెసర్ బాలా విశ్లేషించండి ప్రొఫెసర్ అశ్విన్ అది పరిష్కరించే దశ ప్రొఫెసర్ బాలా పరిష్కరించండి ప్రొఫెసర్ అశ్విన్ ఆపై ఒక పరీక్ష దశ ఉంది ప్రొఫెసర్ బాలా టెస్ట్ ప్రొఫెసర్ అశ్విన్ ఈ సందర్భంలో మీ ఉత్పత్తిని లేదా మీ ఆటను ఉపయోగించబోయే వ్యక్తులు నిజంగా ఇష్టపడతారు మరియు నిజంగా కోరుకుంటారు మరియు ఆ సమయంలో మీరు నిజంగా మీ ఆటను అమ్మగలుగుతారు మిలియన్ల మందికి మరియు బిలియనీర్ అవ్వండి మరియు మీకు కావలసిన అద్భుతమైన వస్తువులన్నీ కొనండి ప్రొఫెసర్ బాలా మరియు ఆటలు ఆడండి ప్రొఫెసర్ అశ్విన్ మరియు ఆటలు ఆడండి కాబట్టి మీరు మీ కేకును కలిగి ఉండవచ్చు మరియు తినవచ్చు సరియైనది ఇప్పుడు బాలా కొంచెం ఆలస్యం అయింది నేను ఫ్లైట్ పట్టుకోవటానికి వెళ్ళాలి ఎందుకంటే నేను వెళ్లి ప్రధానిని కలవాలి ప్రొఫెసర్ బాల వావ్ ప్రొఫెసర్ అశ్విన్ నేను కొన్ని వారాల్లో 8 వారాలు ఖచ్చితంగా తిరిగి వస్తాను మరియు ఆ సమయానికి ఈ డిజైన్ థింకింగ్ కోర్సు యొక్క అన్ని పాఠాల రికార్డ్ మీకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను సరే కాబట్టి గుర్తుంచుకోండి నేను మీకు 8 వారాల గడువు ఇస్తున్నాను మరియు నేను తిరిగి వచ్చే సమయానికి ఇది పూర్తి చేయాలి ప్రొఫెసర్ బాలా 8 వారాలు అశ్విన్ లేదు అవును ఓహ్ యా యా నేను రికార్డ్ చేస్తాను చింతించకండి ప్రొఫెసర్ అశ్విన్ సరే 8 వారాలు గుర్తుంచుకో ప్రొఫెసర్ బాలాసరెనా